అందరికీ నమస్కారం సెక్యూర్ సిస్టం ఇంజనీరింగ్ అనే NPTEL కోర్సుకు స్వాగతం ఈ లెక్చర్ లో మరియు ఆ తరువాత వాటిలో మనం పేలోడ్ను ఒక ప్రోగ్రామ్లోకి ఎలా ఇంజెక్ట్ చేయవచ్చో చూస్తాము మరియు ఆ పేలోడ్ను execute చేయడం చూస్తాము ముఖ్యంగా మనము పేలోడ్ను వివరంగా చూస్తాము మరియు ఆ పేలోడ్ను ఎక్కడ ఎలా సవరించవచ్చో మనం చూస్తాము ఈ కోడ్ బిట్ బకెట్ రిపోజిటరీలో ఉంది మనము చేసిన అన్ని ఇతర వీడియోల మాదిరిగానే కాబట్టి మనము nptel codesmodule2 కి వెళ్లి testcode c ఫైల్ను పరిశీలిద్దాము vimను ఉపయోగించి ఫైల్ను తెరవడం మీరు ఇక్కడ చూడవచ్చు ఇది ఒక చిన్న C ప్రోగ్రామ్ ఇది రెండు ఫంక్షన్లను కలిగి ఉంటుంది మొదటిది copier ఫంక్షన్ మరియు main ఫంక్షన్ main ఫంక్షన్ copier ఫంక్షన్ను ప్రేరేపించి ఆర్గ్యుమెంట్ 1 ను పాస్ చేస్తుంది ఈ argv1 main ఫంక్షన్ యొక్క కమాండ్ లైన్ నుండి వచ్చినది ఆ తరువాత copier execute చేస్తుంది ఇది క్యారెక్టర్ పాయింటర్ STR ను తీసుకుని బఫర్ అని పిలువబడే స్థానిక బఫర్ను సృష్టిస్తుంది తరువాత STR నుండి బఫర్లోకి కాపీ చేయడానికి strcpy ని ప్రారంభిస్తుంది కాబట్టి strcpy ఒక ' 0' లేదా శూన్య అక్షరాన్ని STR లో పొందే అంత వరకు STR నుండి క్యారెక్టర్ తరవాత క్యారెక్టర్ బఫర్లోకి కాపీ చేయడాని కొనసాగిస్తుందని గమనించండి ఈ యొక్క ప్రోగ్రాంలో గమనించవలసిన మొదటి విషయం వలనరబిలిటీ strcpy ఆపరేషన్ వల్ల వలనరబిలిటీ వస్తుంది కాబట్టి argv1 ఏదైనా ఏకపక్ష పరిమాణంలో ఉండవచ్చని గమనించండి అది ఈ ప్రత్యేక ప్రోగ్రాం యొక్క వినియోగదారుడి నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఈ వినియోగదారుడు argv1 కోసం ఎంతైనా పొడవును పేర్కొనవచ్చు అంటే 100 బైట్ల కంటే ఎక్కువ కూడా ఉండవచ్చు మరియు ఆ 100 బైట్లలో శూన్య ముగింపు అక్షరం లేకపోతే strcpy ఓవర్ బఫర్ను అమలు చేస్తూనే ఉంటుంది మనము దీనిని ముందు ఆచరణలో చూద్దాము మునుపటి వీడియో లో ఉపయోగించిన gcc ఆప్షన్స్ తో మనము మొదట testcodeను ఎగ్జిక్యూట్ చేస్తాము ఇప్పుడు మనము testcodeను చెల్లుబాటు అయ్యే inputతో ఉదాహరణకు 5A లతో రన్ చేద్దాము మన చూసినట్టయితే ప్రోగ్రాం ఎగ్జిక్యూషన్ జరిగి మనకు "done" అని తెరపైన కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందంటే STRలో ఉన్న string బఫర్ లోకి కాఫీ చేయబడినది కాపీ ఇయర్ ఫంక్షన్ తిరిగి వచ్చి "done" అని ముద్రిస్తుంది ఇప్పుడు input యొక్క పొడవు పెంచినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాము కాబట్టి మనము testcodeకు 100 bytes కన్నా ఎక్కువ పొడవు గల input ఇచ్చినప్పుడు విభజనలోపంతో ప్రోగ్రాం టెర్మినేట్ అవ్వటం మనం చూస్తున్నాం ఈ విభజన లోపానికి కారణం ఏమిటో మనం మొదట పరిశీలిస్తాము మరియు మనం ఇంతకు ముందు చూసినట్లుగా GDBని ఈ దర్యాప్తు చేయడానికి ఉపయోగిస్తాము కాబట్టి మనము ఈ క్రింది విధంగా GDBను రన్ చేస్తాము మనము ప్రోగ్రాం ను list చేసి పదవ లైన్ లో బ్రేక్ పాయింట్ ఉంచి ఈ codeను GDB ద్వారా రన్ చేద్దాము అలాగే inputలను ఇవ్వాలి మనము argv1 ద్వారా చాలా పెద్ద inputను ఇస్తున్నాము ఈ argv1 అనేది Aల యొక్క శ్రేణి తరువాత దీనిని రెండవ పరామితి ద్వారా main ఫంక్షన్ లో కి పంపబడుతుంది ఇక్కడ ఏమి జరగబోతుంది అంటే మనం GD ద్వారా run చేస్తున్నాము మరియు 10వ లైన్ వద్ద బ్రేక్ పాయింట్ ఉన్నది కాబట్టి మనము ఇక్కడ బ్రేక్ పాయింట్ ను తాకుతాము మరియు 7వ లైన్లో మరొక బ్రేక్ పాయింట్ ను ఉంచుతాము కాబట్టి 7వ లైన్లో కాపీయర్ ఫంక్షన్ యొక్క ముగింపు ఉంటుంది strcpy ఎగ్జిక్యూషన్ ముగించిన తరువాత 7వ లైన్ కు చేరుకుంటుంది కాబట్టి మనము ఏడవ లైన్ బ్రేక్ చేయడానికి మరియు ఎగ్జిక్యూషన్ కొనసాగించడానికి కమాండ్ Cను ఇక్కడ ఉంచుతాము కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే STR 41414141కు సమానమని పేర్కొంటూ ఇక్కడ ఒక లోపం కనిపిస్తుంది ఆ లోపం ఏమిటంటే 0x41414141 అడ్రస్ వద్ద మెమరీ ను యాక్సిస్ చేయలేకపోవడం ఇప్పుడు మనం కొంచెం వివరంగా దర్యాప్తు చేసి వాస్తవానికి ఏమి జరుగుతుందో చూద్దాము కాబట్టి మనము మొదట gdb info registers esp ద్వారా పొందిన మొత్తం స్టాక్ చూద్దాము అలాగే gdb x32x esp స్టాక్ యొక్క కంటెంట్ ను ఇస్తుంది ఇక్కడ మనం గమనించినది ఏమిటంటే పూర్తి స్టాక్ 41 తో నిండినది ఇప్పుడు 41 తప్పనిసరిగా A అక్షరo యొక్క ASCII విలువ కాబట్టి ఏం జరిగిందంటే ఆ బఫర్ ఓవర్ ఫ్లో అయ్యి మొత్తం స్టాక్ A యొక్క కంటెంట్ తో నిండి ఉంటుంది అలాగే స్టాక్ లో ఉన్న రిటర్న్ అడ్రస్ కూడా overwrite జరిగి మరియు దాని స్థానంలో లో 41414141 విలువలు ఉంటాయి strcpy ఎగ్జిక్యూషన్ చివరిలో కాపీయర్ ఫంక్షన్ దానిని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు స్టాక్ లో ఆశించిన స్థానం నుండి రిటన్ అడ్రస్ ను ఎంచుకుంటుంది అప్పుడు అది పొందేది 41414141 విలువ మరియు కాపీయర్ ఎగ్జిక్యూట్ చేసే సమయంలో RET సూచన మేరకు సూచన పాయింటర్ను ఈ స్థలానికి మార్చడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడు ఈ స్థానం నుండి ఎగ్జిక్యూట్ కొనసాగించడం వలన విభజన లోపం ఏర్పడుతుంది ఎందుకంటే ఇది ఒక చెల్లని స్థానం మనం తరువాత వీడియోలో ఇదే testcodeను తీసుకొని ఎలా ఉపయోగించుకోవాలో చూస్తాము మరియు ఒక నిర్దిష్ట పేలోడ్ను ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ testcodeను ఉపయోగిస్తాము కాబట్టి తరువాతి వీడియో మనం ప్రోగ్రాంను క్రాష్ చేయడానికి బదులుగా మీకు నచ్చిన ఒక పేలోడు ను ఈ ప్రోగ్రాం నుండి ఎగ్జిక్యూట్ చేస్తాము ధన్యవాదాలు